డేటా సైన్స్ కోసం ఆప్టిమైజేషన్ పై ఈ ఉపన్యాసాల శ్రేణిలో మనం చివరి అంశానికి వచ్చాము ఇప్పటి వరకు అపరిమిత మల్టీవియారిట్ ఆప్టిమైజేషన్ సమస్యలు ఎలా పరిష్కరించాలో చూశాము సమానత్వ పరిమితులతో మల్టీ వియారిట్ ఆప్టిమైజేషన్ సమస్యలను ఎలా పరిష్కరించాలో అప్పుడు చూశాము ఇప్పుడు మనం అసమానత పరిమితులతో మల్టీవియారిట్ ఆప్టిమైజేషన్ సమస్యలకు వెళ్దాము ఈ రకమైన సమస్యలలోని కొన్ని ముఖ్య ఆలోచనల ను నేను వివరించడానికి ముందు డేటా సైన్స్ లో ఈ ఆప్టిమైజేషన్ పద్ధతి మనకు ఎందుకు అవసరమో చూద్దాం మునుపటి ఉపన్యాసాలలో నేను దక్షిణ భారతీయ రెస్టారెంట్లను ఇష్టపడే వ్యక్తుల డేటా గురించి మాట్లాడిన దానిని గుర్తుంచుకోండి మీరు ఆ ఉదాహరణను గుర్తుంచుకుంటే నిర్దిష్ట రకమైన రెస్టారెంట్ను ఇష్టపడే వ్యక్తుల సమూహం ఉండవచ్చు అని ఆ రకమైన రెస్టారెంట్ను ఇష్టపడని వ్యక్తుల సమూహం ఉండవచ్చు అని నేను చెప్పాను ఒకవేళ మనం ఒక వర్గీకరణను చేయాల్సి వస్తే బహుశా ఇలాంటి లైన్ అయితే మనం ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడానికి ఈ విధమైన వర్గీకరణ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ డేటా పాయింట్లన్నీ లైన్ కి ఒకవైపు ఉండాలి అనే పరిమితిని మనం విధించాలి మరియుఈ డేటా పాయింట్లన్నీ లైన్ యొక్క మరొక వైపు ఉండాలి మరియు సరళ బీజగణితం లో హాఫ్ స్పేస్ మరియు హైపర్ ప్లేన్ పై మన ఉపన్యాసం నుండి మనకు తెలుసు ఈ సమీకరణం సరళ సమీకరణం లాంటిదే అయితే సాధారణంగా ఈ దిశలో ఉంటే అప్పుడు ఈ దిశలో నేను ఈ పాయింట్ యొక్క విలువను ప్రత్యామ్నాయం చేస్తే అది 0 కి సమానం కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఈ వైపు న 0 కి సమానంగా ఉంటుంది 0 తో లైన్ ఉంటుంది ఇప్పుడు ప్రతి పాయింట్ కు మనం లైన్ యొక్క సమీకరణం పరంగా షరతును వ్రాస్తే ఇవి అసమానత పరిమితులుగా మారడాన్ని మీరు చూస్తారు కాబట్టి సమానత్వ పరిమితుల్లో మరెన్నో పాయింట్లు ఉండవచ్చు డేటా సైన్స్ దృక్కోణం నుండి అసమానత పరిమితులు మరియు ఆప్టిమైజేషన్ సమస్యలను విధించడానికి మనం ఎందుకు ఆసక్తి చూపుతున్నామో మీరు చూస్తారు ఈ ఆలోచన యొక్క మరింత అధునాతన సంస్కరణ ఏమిటంటే సపోర్ట్ వెక్టర్ మెషిన్ అని పిలువబడే డేటా సైన్స్ అల్గోరిథంలలో ఒకదానిలో ఉపయోగించబడుతుంది ఇంజనీర్ల కోసం డేటా సైన్స్ పై ఈ మొదటి కోర్సులో మనం ఆ పద్ధతిని అధ్యయనం చేయనప్పటికీ డేటా సైన్స్ దృక్కోణం నుండి ఈ తరగతి ఆప్టిమైజేషన్ సమస్యలు చాలా ముఖ్యమైనవి అని నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఇంతకుముందు ఉన్న అదే ఉదాహరణకి తిరిగి వెళ్దాం ఇక్కడ మనకు సమానత్వ పరిమితి ఉంది తరువాత మనం ఆ ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాము మరియు ఆ సమానత్వాన్ని అసమానతగా మార్చాము కాబట్టి ఈ సందర్భంలో చివరి ఉపన్యాసంలో 12 కి సమానమైనది ఇప్పుడు 12 కి తక్కువ సమానమైనదిగా మారిందని అనుకుందాం మరియు ఈ రకమైన సమస్యలకు ఏమి జరుగుతుందో ఊహాత్మకం గా అర్థం చేసుకుందాం ఇప్పుడు మునుపటి సందర్భంలో మనకు సమానత్వ పరిమితి ఉన్నప్పుడు పరిష్కారంగా ఈ లైన్లోని ఏ పాయింట్పైనైనా ఆసక్తి కలిగి ఉన్నామని చెప్పాము ఇవన్నీ సాధ్యమయ్యే పాయింట్లు అని పిలువబడతాయి మరియు ఈ అన్ని పాయింట్లలో ఫంక్షన్ విలువ ను కనీస లక్ష్యం గా ఇవ్వగలిగే పాయింట్ను ఎంచుకునేందుకు మనం ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు నాకు ఈ అసమానత ఉన్న ఆప్టిమైజేషన్ సమస్య ఉన్నప్పుడు మరియు ఈ చిత్రంలో ఇది తక్కువ సమానమైన దానికంటే అని అనుకుందాం మనం గీసింది ఏమిటంటే అసలు అపరిమిత వాంఛనీయత లేదా అపరిమిత కనిష్టత ఇప్పటికీ ఎరుపు నక్షత్రం ఇప్పుడు మీరు దీనిని చూసి 12 కి తక్కువ సమానమైనదిగా చెబితే దీన్ని ప్రాథమికంగా 3 x1 2 x2 12 0 అని తిరిగి వ్రాయవచ్చు మరియు ఇది x b 0 ట్రాన్స్పోజ్లో రూపంలో ఉందని గుర్తుంచుకోండి n ఎలా నిర్వచించబడిందనే దానిపై ఆధారపడి ఇది ఒక హాఫ్ స్పేస్ అవుతుంది ఈ సందర్భంలో ఇది ఈ సమీకరణం ద్వారా సూచించబడే హాఫ్ స్పేస్ అని తేలుతుంది కాబట్టి సమానత్వ పరిమితి మరియు అసమానత పరిమితి మధ్య వ్యత్యాసం ఈ క్రిందిది సమానత్వ పరిమితిలో మీరు ఈ లైన్ లోని ప్రతి బిందువును సాధ్యమయ్యే పరిష్కారం గా చూడవచ్చు మనం కనుక దీని ని అసమానత పరిమితి గా తయారుచేస్తే అప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ రేఖ అన్ని రకాలుగా విస్తరించిందని మీరు అనుకుంటే ఈ హాఫ్ స్పేస్ కి ఏ పాయింట్ అయినా ఇప్పుడు సాధ్యమయ్యే పరిష్కారంగా మారుతుంది మరియు ఈ హాఫ్ స్పేస్ లోని ప్రతి బిందువు సాధ్యమయ్యే పరిష్కారం కనుక అపరిమిత కనిష్టత కూడా సాధ్యమయ్యే బిందువుగా మారుతుంది కాబట్టి పరిమిత కనిష్టత మరియు అపరిమిత కనిష్టత ఒకే విధంగా ఉంటాయి ఇది చూడటానికి కూడా ఆసక్తికరమైన విషయం కాబట్టి సమానత్వం విషయంలో అపరిమిత మరియు పరిమిత కనిష్టత భిన్నంగా ఉందని మనం చూశాము కాని మనం దీనిని తక్కువ సమానం తో అసమానతగా మార్చినప్పుడు పరిమిత మరియు అపరిమిత కనిష్టత కూడా ఒకే పాయింట్ గా మనం చూడవచ్చు ఇప్పుడు నేను సైన్ మార్చి 12 కి సమానం లేదా ఎక్కువ అని చెప్తే ఏమవుతుందో ప్రయత్నించి చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఆ లైన్ నీ విస్తరిస్తే సాధ్యమయ్యే ప్రాంతం ఈ వైపుకి ఉంటుంది మీరు ఇప్పుడు వాంఛనీయం ఎక్కడ ఉంది అని అడిగితే మనం ఉత్తమమైన పరిష్కారం ఇక్కడ ఉందని చూడవచ్చు కానీ మనం ఈ పరిష్కారం నుండి దూరం వెళ్తున్న కొద్దీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను కోల్పోతున్నట్లు మరియు ఈ లైన్ మీద ఉన్న ఏ పాయింట్ లేదా ఆ వైపు ఉన్న పాయింట్ ఒక సాధ్యమయ్యే పాయింట్అంతేకాదు ఈ లైన్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా కూడా సాధ్యమే సమానత సంకేతం వల్ల ఇప్పుడు సమానత్వ పరిమితి సమస్య విషయంలో మనం చేసిన అదే వాదనలు వల్ల నేను నా ఆప్టిమాలిటీని వదులుకుంటానని మనం చూస్తాము అంటే నేను పెద్ద మరియు పెద్ద పరిమాణాల ఆకృతుల ద్వారా వెళ్తూ ఉంటే ఇక్కడ వాంఛనీయ విలువ పెరుగుతూనే ఉంటుంది మరియు ఏ నిర్దిష్ట ఆకృతి ఈ లైన్ ను సరిగ్గా ఒక పాయింట్ దగ్గర తాకిందో అప్పుడు నాకు ఈ పరిమితిని సంతృప్తి పరచుకోవడానికి సాధ్యమయ్యే పాయింట్ అవుతుంది పరిమితి యొక్క సమానత్వ భాగం కాబట్టి ఇది సాధారణ పరిమితిని సంతృప్తి పరుస్తోంది కానీ నేను కోల్పోయింది కూడా అదే నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దాని విలువను ఎంత పెంచింది అనే దానిపై ఇంకేదైనా కూడా అనవసరం ఎందుకంటే నేను ఇంకొంచెం ముందుకు వెళితే నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను మరింత దిగజార్చబోతున్నాను అయినప్పటికీ అలా చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పటికే ఇక్కడ సాధ్యమయ్యే పాయింట్ కనుగొన్నాను కాబట్టి ఈ కేసు లో పరిమిత కనిష్ఠత మనం సమానత్వ పరిమితి కేసులో సాధించినదానికి సమానం కాబట్టి ఏ రకమైన అసమానతను బట్టి ఈ విభిన్న విషయాలు జరగవచ్చో మీరు చూస్తారు ఇప్పుడు సాధారణ గణిత సూత్రీకరణ దృక్కోణం నుండి మనం దీనిని సాధారణీకరించబోతున్నాము నేను చూపించబోయేది ఏమిటంటే నేను మీకు సాధారణ పరిస్థితులను చూపించబోతున్నాను ఇప్పుడు ఈ కోర్సు కోసం మనం దీన్ని తరువాత ఏ డేటా సైన్స్ అల్గోరిథం లోనూ ఉపయోగించకపోవచ్చు ఏదేమైనా ఇది s v m వంటి అధునాతన డేటా సైన్స్ అల్గోరిథంలకు ప్రాథమిక ఆలోచనను రూపొందిస్తుంది కాబట్టిదీనిని శ్రద్ధ వహించి పూర్తిగా అర్థం చేసుకోవడం విలువైనదే సాధారణ మల్టీవియారిట్ ఆప్టిమైజేషన్ సమస్య సమానత్వం మరియు అసమానత పరిమితులను కలిగి ఉందని మనం చెప్పగలం నాకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది నాకు m సమానత్వ పరిమితులు మరియు l అసమానత పరిమితులు ఉన్నాయి గమనిస్తే ఎక్కడ అయితే 0 కుడి చేతి వైపు ఉందోమనం ప్రతిసారి ఈ రూపంలో ఉన్న సమానత స్థితిని రాయవచ్చు ఎందుకంటే మీకు కుడి చేతి వైపు ఏదైనా ఉంటేదానిని ఎడమ చేతి వైపు జరిపి 0 ను కుడి చేతి వైపు పొందవచ్చు అదేవిధంగా ఏదైనా షరతు అసమానత పరిస్థితి అది 0 కి ఎక్కువ లేదా సమానమైనదైనా లేదా 0 కి తక్కువ లేదా సమానమైనదైనా ఎల్లప్పుడూ ఈ రూపంలో ఉంచగలను అసలు షరతు ఇప్పటికే తక్కువ లేదా సమానమైన రూపంలో ఉంటే అది దీనికి సమానం అది కనుక ఎక్కువ లేదా సమానం రూపంలో లో ఉంటే నేను ఏమి చేస్తానంటే ఒక నెగిటివ్ తో గుణిస్తే అప్పుడు కండిషన్ 0 జీరో కి సమానం లేదా తక్కువ అవుతుంది ఇప్పుడునేను దీనిని నా పరిమితి అని పిలుస్తాను నేను మళ్ళీ దానిని ఈ రూపంలో ఉంచగలను ఇప్పుడు ఇది కొంచెం క్లిష్టంగా సూత్రీకరించబడింది మరియు దీని కోసం షరతులను తదుపరి స్లైడ్లో మీకు చూపించబోతున్నాను అక్కడ ఉన్న అన్ని గణిత పరంగా ఇది కొద్దిగా క్లిష్టంగా కనిపిస్తుంది నేను చేయబోయేది ఏమిటంటే నేను తదుపరి స్లైడ్ లోని పరిస్థితులను సరళంగా చదవబోతున్నాను తరువాత మనం ఒక ప్రత్యేక ఉదాహరణ తీసుకొని కండిషన్ లు ఎలా పని చేస్తాయో ప్రదర్శిస్తాము సమానత్వం మరియు అసమానత పరిమితులు ఉన్న మల్టీవియారిట్ ఆప్టిమైజేషన్ వాంఛనీయ విలువ సమస్యకు ఇవి షరతులు మరియు దీనిని జాగ్రత్తగా చూద్దాం సమానత్వ పరిమితులు మాత్రమే ఉన్నప్పుడు గుర్తుంచుకోండి మనకు సమానత్వం యొక్క ప్రతి పరిమితికి ఉన్న వ్యక్తీకరణ యొక్క ఈ భాగం ఉంది ∇ of f linear sum of λ times ∇ h ఇప్పుడు మీకు కూడా అసమానత పరిమితులు ఉన్నప్పుడు ఈ సమీకరణానికి ఏమి జరుగుతుంది అంటే ప్రతి సమానత్వ పరిమితికి మనం ఒకే పరామితిని ఎలా జోడించామొ ప్రతి అసమానత పరిమితులకు మనం ఒక పరామితిని జోడిస్తాము కాబట్టి m అసమానత పరిమితులు ఉంటే m పారామితులు ఉంటాయి సాధారణ ఆప్టిమైజేషన్ పుస్తకాలు మరియు సాహిత్యంలో ప్రజలు λ నీ ప్రతి ఒక్క పరిమితికి స్కేలార్ మల్టిపుల్గా ఉపయోగిస్తారు కాబట్టి l సమానత్వ పరిమితులు ఉంటే అక్కడ l లాంబ్డాస్ ఉంటుంది మరియు ప్రజలు μ యొక్క నామకరణాన్ని అసమానత పరిమితుల కోసం ఉపయోగిస్తారు కాబట్టి మనకు m μ s ఉంటే m అసమానత పరిమితులకు అనుగుణంగా m μ s ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ విషయంలో సమానత్వం మరియు అసమానత కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఈ అసమానత పరిమితుల్లో ప్రతిదానికి మీరు μ సార్లు δ g యొక్క సరళ కలయికలను జోడిస్తారు కాబట్టి దీనిని చూడండి నేను λ ఇక్కడ మరియు μ ఇక్కడ ఉపయోగించాను తప్ప ఇది ఇదే రూపం కానీ నేను ∇ of h and ∇of g తీసుకుంటాను మునుపటి పరిస్థితులలో భాగంగా మనకు సమానత్వ పరిమితులు ఎలా ఉన్నాయో అదే విధంగా మొదటి షరతులు నేను ఈ సమానత్వ పరిమితులన్నింటినీ సంతృప్తిపరిచే వాంఛనీయ పరిష్కారం పొందబోతున్నాను ఇప్పుడు λ కొంత వాస్తవ సంఖ్య ఎన్ని సమాన పరిమితులు ఉంటే అన్ని వాస్తవ సంఖ్యలు మరియు ఈ సమానత్వ స్థితి వాంఛనీయ బిందువును ఎలా సంతృప్తి పరచాలి వంటిది వాంఛనీయ బిందువు ద్వారా సంతృప్తి చెందడానికి నాకు అసమానత పరిమితి అవసరం కాబట్టి ఇది వాంఛనీయ స్థానం సాధ్యమయ్యే ప్రాంతంలో ఉందని నిర్ధారిస్తుంది ఇప్పుడు సమానత్వ పరిమితి పరిస్థితి మరియు అసమానత పరిమితి పరిస్థితి మధ్య ఈ నిజమైన తేడాలు కనిపిస్తాయి మనకు అదనపు పరిమితులు కూడా ఉన్నాయి ఇవి ఈ రూపంలో ఉంటాయి వీటిని కాంప్లిమెంటరీ slackness కండిషన్ అంటారు కాబట్టి ఇది చెప్పేది ఏమిటంటే మీరు అసమానత పరిమితి మరియు సంబంధిత μi నీ గుణిస్తే అది 0 గా ఉండాలి ప్రాథమికంగా దీని అర్థం μj 0 గా అన్నా ఉంటుంది ఆ సందర్భంలో ఇది ఇది ఏ విలువ అయినా అయి ఉండవచ్చు ఆ కండిషన్ సంతృప్తి పరిచేలా లేదా ఇది 0 అయి ఉంటుంది ఆ సందర్భంలో నేను ఒక μ నీ గణన చేయాలి మరియు నేను గణన చేసిన μ పాజిటివ్ సంఖ్య లేదా 0 కి సమానం లేదా పెద్దదైనా అయి ఉండాలి కాబట్టి ఈ కండిషన్ ఏమైనా వాంఛనీయ బిందువు ఉందని నిర్ధారించడానికి ఉంది కానీ ఏవైనా మెరుగుదల మరింత మెరుగుదల వాంఛనీయ స్థానం నుండి వచ్చే అవకాశం లేదు అందువల్ల ఈ కండిషన్ఉండటానికి కారణం ఇప్పుడు మీరు మొదటిసారి ఆప్టిమైజేషన్ పై కోర్సు చూస్తుంటే ఈ పరిమితులను వెంటనే అర్థం చేసుకోవడం చాలా సులభం లేదా సహజమైనది కాదని గుర్తుంచుకోండి అయితే మనం ఏమి చేయబోయేది తదుపరి స్లైడ్లో ఉంది ది మనం ఒక ఉదాహరణ తీసుకొని ఈ విషయాలు ఎలా పని చేస్తాయో చూపుతాము మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే n వేరియబుల్స్లో ఒక అపరిమిత ఆప్టిమైజేషన్ సమస్య ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉందనుకుంటే నేను ఎల్లప్పుడూ చూస్తాను వాంఛనీయ పరిస్థితులలో నాకు తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఈ సమీకరణాలు పరిష్కరించడానికి ఉన్నాయా అని మరియు మీకు తెలుసు అపరిమిత సందర్భంలో n సమీకరణాలు n వేరియబుల్ ఉంటాయని ఇంతకుముందు సమానత్వం సందర్భంలో నేను ఒక ఒక పాయింట్ చెప్పాను ఏమిటంటే ప్రతి సమానత్వ పరిమితి కి మనం ఒక అదనపు పారామతిని జోడిస్తాము అయినప్పటికీ మీకు తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉంటాయి ఎందుకంటే మీరు ఈ రూపంలో ఉన్న మొదటి షరతును వ్రాసేటప్పుడు మీకు n సమీకరణాలు లభిస్తాయి మరియు లాంబ్డాస్ ఉన్నందున సంతృప్తి చెందాల్సిన అనేక సమానత్వ పరిమితులను మీరు పొందుతారు కాబట్టి అది కూడా సరిగ్గా పనిచేస్తుంది అసమానత పరిమితుల విషయంలో కూడా ఇదే జరుగుతుందో లేదో ఇప్పుడు చూద్దాం దీన్ని పరిష్కరించడంలో నిర్దిష్ట సమస్య ఉంది KKT షరతులు అని పిలుస్తారు మునుపటి స్లైడ్లో నేను చూపించిన కండిషన్ను ను KKT కండిషన్ అంటారు K 0 లేదా z 0 కావచ్చు అని చెప్పే కాంప్లిమెంటరీ స్లాక్నెస్ కండిషన్ చాయ్ కారణంగా అసమానత సందర్భంలో నేరుగా KKT పరిస్థితులను పరిష్కరించడం అంత సులభం కాదు కాబట్టి మనం 0 అని ఎన్నుకోవాలి తద్వారా ఇది 0 కాంబినేటోరియల్ సమస్య కాబట్టి సాధారణంగా KKT పరిస్థితులు సాధారణంగా మన వద్ద ఉన్న పరిష్కారం సరైన పరిష్కారం కాదా అని ధృవీకరించడానికి ఉపయోగిస్తారు ఏదేమైనా ఆప్టిమైజేషన్ అల్గోరిథంలు ఈ సమస్యను పరిష్కరించడానికి వివిధ మార్గాలను కలిగి ఉంటాయి మరియు పెనాల్టీ పద్ధతులు క్రియాశీల సెట్ పద్ధతులు అని పిలువబడే పద్ధతులు ఉన్నాయి మనం ఇక్కడ ఆ పద్ధతుల గురించి మాట్లాడటం లేదు ఏదేమైనా విశ్లేషణాత్మక సందర్భంలో పరిష్కారం ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వివరించిన అన్ని ఆలోచనలను ఒకచోట చేర్చడానికి సంఖ్యా ఉదాహరణను పరిశీలిద్దాం ఈ ప్రత్యేక సందర్భంలో ఇది మల్టీవియారిట్ ఆప్టిమైజేషన్ సమస్య దీనిని వాస్తవానికి క్వాడ్రాటిక్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు మరియు దీనిని క్వాడ్రాటిక్ ప్రోగ్రామింగ్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ క్వాడ్రాటిక్ మరియు పరిమితులు సరళంగా ఉంటాయి ఆ రకమైన సమస్యలను క్వాడ్రాటిక్ ప్రోగ్రామింగ్ సమస్యలు అంటారు ఇదే లక్ష్యం ను మనం ఇప్పటివరకు అనేక ఉదాహరణలలో ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మరియు ఇక్కడ చూపిన రూపం లో లో పరిమితులు మనకు ఉన్నాయని అనుకుందాం మొదటి పరిమితి 3 x1 2 x2 12 రెండవ పరిమితి 2 x1 5 x2 10 మరియు మూడవ పరిమితి x1 1 అని అనుకుందాం ఇప్పుడు నేను ఈ సమస్యకు మరేమీ చేయటం లేదు అయితే మనం చెబుతున్నదానికి అనుగుణంగా ఉండాలని మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది పరిమితికి సమానమైన లేదా తక్కువకు మార్చబడాలి అది ఎలా జరుగుతుందో తరువాత స్లయిడ్ చూద్దాం ఇప్పుడు దీనిని చిత్రపటంగా చూద్దాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ మీరు చూస్తున్న స్క్రీన్ నుండి బయటకు వచ్చే z దిశలో గీయపడుతుందని గుర్తుంచుకోండి కాబట్టి దాని యొక్క ప్రాతినిధ్యం మనం ఇక్కడ చూసే ఈ ఆకృతులు స్థిరమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆకృతులు కాబట్టి ఈ చిత్రం చూస్తూ నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మరియు పరిమితులు రెండింటినీ ఎలా మాట్లాడుతుందో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాస్తవానికి ఈ చిత్రంలో స్థిరమైన విలువ ఆకృతులుగా సూచించబడుతుంది నేను దీనిపై ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను తరలిస్తుంటే మనం అం అందీనిని చాలాసార్లు పునరావృతం చేసాము ఇప్పుడు ఈ x1 x2 ప్లేన్ లో ఈ పరిమితులు ఎలా కనిపిస్తాయో చూద్దాం నాకు ఈ సమీకరణం ఉంది ఇది ఒక రేఖ యొక్క సమీకరణం కాబట్టి మనం 12 కంటే తక్కువ లేదా సమానం ఉన్న మొదటి పరిమితి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు లైన్ యొక్క ఈ వైపుకు ఏదైనా పాయింట్ సాధ్యమయ్యే పాయింట్ ఇప్పుడు మేము ఇక్కడ ఈ పరిమితి ని చూసినప్పుడు లైన్ యొక్క సమీకరణం 2 x1 5 x2 10 మరియు నేను 10 కన్నా ఎక్కువ ఏదైనా కలిగి ఉన్నప్పుడు ఈ ప్రాంతం సాధ్యమయ్యే ప్రాంతం మరియు ఇది x1 1 లైన్ మరియు x1 1 ఈ ప్రాంతం అవుతుంది కాబట్టి మీరు ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి చూస్తే సాధ్యమయ్యే ఏకైక ప్రాంతం ఇక్కడ గోధుమ రంగు నీడ లో ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాంతంలో ఏదైనా పాయింట్ తీసుకుంటే అది ఈ పరిమితిని సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే ఇది ఈ లైన్ యొక్క ఈ వైపున ఉన్నందున ఇది రెండవ పరిమితిని సంతృప్తి పరుస్తుంది ఎందుకంటే ఇది లైన్ వైపు ఉంటుంది మరియు ఇది మూడవ పరిమితిని సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే ఇది లైన్ యొక్క ఈ వైపు ఉంటుంది మీరు ఇంక ఎక్కడైనా ఏదైనా పాయింట్ తీసుకుంటే సాధ్యం కాదని గమనించండి ఉదాహరణకు ఇక్కడ ఒక పాయింట్ ఒకటవ పరిమితిని ఉల్లంఘిస్తుంది అయితే ఇది రెండవ మరియు 3 వ పరిమితి దృక్కోణం నుండి సాధ్యమవుతుంది అయినప్పటికీ అన్ని పరిమితులు సంతృప్తి చెందాలి ఇప్పుడు అదే విధంగా మీరు 1 మరియు 3వ పరిమితులను సంతృప్తిపరిచేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అది 2వ పరిమితిని ఉల్లంఘిస్తుంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే వాంఛనీయ బిందువు ఇక్కడ ఉండబోతోంది మరియు మనం ఈ విలువను గత కొన్ని స్లైడ్లలో వివరించిన కండిషన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం మనం ఇక్కడ ఈ క్రింద విధంగా చేస్తాం కాబట్టి మనం లాగ్రాంజియన్ అని పిలవబడే ఏదో ఒకటి ఇది ప్రాథమికంగా మనం మాట్లాడుతున్న పరిస్థితులకు తగ్గుతుంది నేను దీన్ని త్వరగా వివరిస్తాను మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వ్యక్తీకరణను తీసుకుంటాము మరియు ఇక్కడ సమానత్వ పరిమితులు లేవు అసమానత పరిమితులు మాత్రమే ఉన్నాయి ఈ అసమానత పరిమితులకు ఒక్కొక్క దానికి ఒక పారామితి వయస్సు ఉందని నేను చెప్పాను ఇది ఇప్పటికే మనకు ఒక రూపంలో ఉంది ఇది సమానమైన లేదా దా తక్కువ రూపంలో ఉంది కాబట్టి నేను దీనిని μ ఒక సార్లు 3 x1 2 x2 కాబట్టి 3 x1 2 x2 12 0 అని వ్రాస్తాను రెండవ సమీకరణాన్ని చూసినప్పుడు నేను దాన్ని తక్కువ లేదా సమానం రూపంలోకి తీసుకురావడానికి నేను చెప్పినట్లుగా ఏం చేస్తానంటే 10 2 x1 5 x2 0 చేస్తాను నేను ఇక్కడ ఉంచినట్లయితే ఇది రూపం కంటే తక్కువగా ఉంటుంది మరియు ఈ μ2 కు అనుగుణంగా μ1 ఉంటే మరియు దీనికి అనుగుణంగా నాకు μ3 ఉంటే నాకు x1 1 0 ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఈ పదాన్ని చూస్తారు అప్పుడు మీరు చేసేది ఏమిటంటే మీరు దీన్ని x1 మరియు x2 లతో differentiate చెయ్యండి అప్పుడు మనకు మనం మాట్లాడుకుంటున్నసమాన పరిమితి కేసు అపరిమిత కేసు మొదలైన వాటితో మొదటి 2 షరతులను పొందుతారు 2 డెసిషన్ వేరియబుల్స్ కొరకు 2 సమీకరణాలు కాబట్టి మీరు ఈ మొత్తం వ్యక్తీకరణను x1 4 x1 కు సంబంధించి వేరు చేసినప్పుడు ఇక్కడ ఈ పదం నుండి బయటకు వస్తుంది మరియు ఇదిx2 యొక్క ఫంక్షన్ మాత్రమే కాబట్టి x1 కి సంబంధించి అవకలన 0 అవుతుంది మరియు నేను x1 కి సంబంధించి దీన్ని వేరుచేసేటప్పుడు నాకు 3 μ 1 ఉంటుంది మరియు రెండవ పదం నుండి నాకు లభిస్తుంది 2 μ2 మరియు మూడవ పదం నుండి నేను μ3 పొందుతాను కాబట్టి ప్రాథమికంగా ఈ సమీకరణం మీకు ఉంది మరియు నేను x2 కు సంబంధించి అదే వ్యక్తీకరణను వేరు చేసినప్పుడు నేను ఇక్కడ నుండి 8 x2ను పొందుతాను మరియు రెండవ పదం నుండి నాకు 2 μ1 లభిస్తుంది నాకు లభిస్తుంది ఈ పదం నుండి 5 μ2 వస్తుంది మరియు ఈ పదం నుండి నాకు ఏమీ లభించదు ఎందుకంటే ఇది x1 యొక్క ఫంక్షన్ మాత్రమే కాబట్టి నేను దీన్ని 0 కి సమానంగా పొందుతాను ఇది ప్రాథమికంగా మనం మాట్లాడుకున్న కండిషన్ ఇస్తుంది అది ఏ రూపంలో ఉంటుందంటే సమానత్వ పరిమితి కేసు లో మీరు గుర్తుంచుకుంటే ∇ has to be σ λ I ∇of hi అసమానత కేసు లో σ μi ∇of gi if gi అసమాన పరిమితులను జోడించిన వలసి ఉంటుంది కాబట్టి మీరు ఈ పరిమితినుండి ఈ 2 సమీకరణాలను వెనక్కి తీసుకుంటారు మరియు మీకు ఇక్కడ 2 సమీకరణాలు ఉన్నాయి ఎందుకంటే ∇ of x is of size 2 by 1 h is 2 by 1 2 by 1 ఎందుకంటే అక్కడ 2 డెసిషన్ వేరియబుల్ ఉన్నాయి మరియు అవి స్కేలర్లు మరియు ఇది సరళ బరువు మొత్తం కాబట్టి ఇవన్నీ గమనించినట్లయితే నాకు 2 సమీకరణాలు ఉన్నాయని మీరు చూస్తారు అయినప్పటికీ నేను లెక్కించాల్సిన 5 వేరియబుల్స్ ఉన్నాయి నేను x1 కోసం ఒక విలువను లెక్కించాలి నేను x2 కోసం ఒక విలువను లెక్కించాలి మరియు తరువాత నేను μ1 μ2 మరియు μ3 ను లెక్కించాలి మనం దానిని ఎలా చేస్తామో చూద్దాం మనం తిరిగి వెళ్లి పరిపూరకరమైన మందగింపుపరిస్థితులను జోడిస్తాము ఇది కాకుండా మనం పొందే ఏ పరిష్కారం అయినా 2 అసమానత పరిమితులను కూడా తీర్చగలదని నిర్ధారించుకోవాలి కాబట్టి మనకు లభించే ఏ పరిష్కారం అయినా 2 x3 x 2 x2 12 0 కన్నా తక్కువ లేదా సమానం మరియు 10 2 x 5 x2 0 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా సరైనవి అయ్యి ఉండాలి కానీ ఇవి అసమానత పరిమితులు కాబట్టి మనం వాటిని దేని కోసం పరిష్కరించడానికి ఉపయోగించలేము ఈ వేరియబుల్స్కోసం మనం పరిష్కరించిన తర్వాత ఈ పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఇంకా ధృవీకరించాలి పరిపూరకరమైన మందగింపు స్థితికి తిరిగి వెళితేమనకు μ times g 0 ఉంటుందని చూసాము కాబట్టి ఇది మొదటి అసమానత పరిమితికి అనుగుణంగా ఉంటుంది ఇది రెండవ అసమానత పరిమితికి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది మూడవ అసమానత పరిమితులకు అనుగుణంగా ఉంటుంది మరియు మనకు ఈ μi 0 కన్నా ఎక్కువ లేదా సమానం ఉండాలి ఈ కండిషన్ అన్నివాంఛనీయ బిందువు కోసం సంతృప్తి చెందాలి ఇప్పుడు ఇక్కడ ఏదో గమనించడం ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే దీనిని ఇప్పటికే 2 సమీకరణాలు కలిగి ఉన్న ఉదాహరణగా తీసుకుందాం 2 సమీకరణాలు ఇక్కడ ఉన్నాయని నేను ఇప్పటికే పేర్కొన్నాను కాబట్టి μ1 μ2 మరియు μ3 ను లెక్కించడానికి మరో 3 సమీకరణాల కోసం చూస్తున్నాను అది మొత్తం 5 సమీకరణాలు మరియు 5 వేరియబుల్స్ అవుతుంది ఇది 0 గా ఉండటానికి మీరు ఈ సమీకరణంలో μ1 0 లేదా బ్రాకెట్ లోపల ఉన్నది 0 అని చెప్పవచ్చు ఒక అవకాశం మనము ఏం చెప్పవచ్చు అంటే బ్రాకెట్ లోపల ఉన్నది 0 కాదు ఈ సందర్భంలో μ1 0 అయ్యి ఉండాలి కాబట్టి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటంటే బ్రాకెట్లో ఉన్న ఏదో ఒకటి 0 కాదు అది స్వయంచాలకంగా నాకు μ1 విలువను ఇస్తుంది ఇక్కడ ఉన్న 5 వేరియబుల్స్లో నేను ఇప్పటికే ఒకదాన్ని లెక్కించాను అదేవిధంగా ఇక్కడ లోపల ఉన్నది 0 కాదని నేను చెబితే μ 2 0 గా ఉండాలి మరియు ఇక్కడ ఉన్నది 0 కాదు μ3 0 అయ్యి ఉండాలి అప్పుడు నేను μ1 μ2 μ3 కోసం విలువలు ఇప్పటికే లెక్కించాను అప్పుడు నేను ఈ విలువలను తిరిగి ఈ సమీకరణంలోకి పెట్టగలను మరియు నాకు x1 మరియు x2 ను లెక్కించగల 2 సమీకరణాలు ఉన్నాయి ఇది ఒక ఎంపిక మునుపటి స్లైడ్లలో ఒకదానిలో ఇది కాంబినేటోరియల్ సమస్యగా మారుతుందని నేను పేర్కొన్నాను ఎందుకంటే ఇది 0 కి వెళుతుందని మనం అనుకోవచ్చు కాబట్టి ఈ పదం 0 కి వెళుతుంది మరియు ఇప్పుడు ఇది 0 కాదు అని అనుకుందాం ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో చూద్దాం మనకు తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉన్నాయా కాబట్టి ఈ సందర్భంలో మనకు 1 సమీకరణం 2 సమీకరణాలు ఉంటాయి మూడవ సమీకరణం μ2 0 అయ్యి ఉండాలి ఎందుకంటే మనం ఇది 0 కాదని ఊహించాము నాల్గవ సమీకరణం μ3 0 గా ఉండాలి ఎందుకంటే మనం ఇది 0 కాదు అని అనుకున్నాం ఇప్పుడు అయిదవ సమీకరణం మనం ఊహించినట్లుగానే బ్రాకెట్ లోపల ఉన్న పదం 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ నాకు 1 2 3 మరియు తరువాత 5 వేరియబుల్స్లో 5 సమీకరణాలుగా μ2 0 μ3 0 ఉంటుంది మీరు ఉదాహరణకు ఇది మరియు ఇది 0 అని అనుకోండి ఈ సందర్భంలో నేను μ2 మరియు μ1 ను లెక్కించాలి ఆపై ఇది 0 కాదు అనుకుందాం అప్పుడు μ3 0 అవుతుంది కాని ఆ సందర్భంలో కూడా మీకు 1 సమీకరణం 2 సమీకరణం ఉంటుంది 0 1 సమీకరణం మరియు 0 1 సమీకరణం మళ్ళీ నాకు 5 సమీకరణాలు మరియు 5 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమీకరణాలకు సంబంధించినంత వరకు మీరు చేసే ఏ ఊహ అయినా మీకు తగినంత సమీకరణాలు మరియు తగినంత వేరియబుల్స్ ఉంటాయి ఏదేమైనా మీరు నిజంగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నప్పుడు మరియు ఇక్కడే తిరిగి ప్లగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎంపికలలో కొన్నింటికి ఇది సంతృప్తి చెందకపోవచ్చు కాబట్టి ఆప్టిమైజేషన్ దృక్కోణం నుండి ఇది మనకు ఆచరణీయమైన ఎంపిక కాదు కొన్ని సందర్భాల్లో ఇది సంతృప్తికరంగా ఉండవచ్చు కానీ మీకు లభించే సమీకరణాల నుండి మీరు లెక్కించే μ పాజిటివ్ గా ఉండకపోవచ్చు ఇది నెగిటివ్ μ ఉండవచ్చు ఈ సందర్భంలో మళ్ళీ ఇది వాంఛనీయ పరిష్కారం కాదు ఈ ఉదాహరణ కోసం ఇది ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక సంజ్ఞామానాన్ని ఉపయోగించబోతున్నాను తద్వారా తదుపరి లైన్ లో పట్టికను అర్థం చేసుకోవచ్చు సమానత్వ పరిమితి ఖచ్చితంగా సంతృప్తికరంగా ఉందని నేను ఊహించినప్పుడల్లా అంటే నేను 3x1 2 x2 12 0 అని చెప్పినప్పుడు ఈ పరిమితి చురుకుగా ఉందని మనం చెప్తున్నాము ఇది చురుకుగా ఉంది ఎందుకంటే పాయింట్ ఇప్పటికే పరిమితిలో ఉంది నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అది లైన్లో లేదు అది ప్రాథమికంగా 0 కన్నా తక్కువ లేదా సమానం కాబట్టి ఇది క్రియారహితంగా ఉంటుందని నేను చెబుతాను ప్రతి పరిమితి కి ఇది చురుకుగా ఉందా లేదా క్రియారహితంగా ఉందో నేను చెప్పగలను ఈ పరిమితి చురుకుగా ఉంటే అంటే 3x1 2 x2 12 0 అవుతుంది ఈ పరిమితి చురుకుగా ఉంటే అంటే 2x1 5 x2 10 0 మరియు ఈ పరిమితి చురుకుగా ఉంటే అంటే x1 1 మనం ప్రస్తుతం పరిశీలిస్తున్న ఉదాహరణలో 3 అసమానత పరిమితులు ఉన్నాయి మునుపటి స్లైడ్లో నేను చెప్పినట్లుగా అసమానత పరిమితి సరిగ్గా సంతృప్తి చెందితే అది సమానత్వ పరిమితిగా మారుతుంది అప్పుడు మనం దానిని క్రియాశీల పరిమితి అని పిలుస్తాము మరియు ఆ పరిమితి సరిగ్గా సంతృప్తి చెందలేదు అంటే మనం దానిని క్రియారహిత పరిమితిగా పిలుస్తాము ఇప్పుడు మనకు 3 అసమానత పరిమితులు ఉన్నాయి ఈ ప్రతి పరిమితులు చురుకుగా లేదా క్రియారహితంగా ఉండవచ్చు ఈ ప్రతి పరిమితి కి 2 అవకాశాలు ఉన్నాయి మరియు మనకు 3 పరిమితులు ఉన్నందున 2 to the power 3 అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఉన్న అవకాశాలు 8 ఈ సందర్భంలో నేను ఏమి చేయబోతున్నానంటే మీకు అసమానత పరిమితులు ఉన్నప్పుడు ఈ విధానం ఎలా పనిచేస్తుందనే దానిపై మంచి అవగాహన పొందడానికి మీకు అన్ని అవకాశాలను వివరించబోతున్నాం ఇది ఎలా పనిచేస్తుందో మరియు మనం ఏమి చేయబోతున్నామో దాని వెనుక ఉన్న ఆలోచనలను వివరించడానికి ఈ పట్టిక నుండి కొన్ని వరుసలను తీసుకుందాం తదుపరి స్లైడ్లో మనం ఈ కేసులో ప్రతి దాని అర్థం ఏమిటో గ్రాఫికల్గా చూడబోతున్నాం ఉదాహరణకు మొదటి వరుసను చూద్దాం ఇక్కడ మనం చేసిన ఎంపిక ప్రకారం 3 అసమానత పరిమితులు చురుకుగా ఉన్నాయి అంటే అవన్నీ సమానత్వ పరిమితులుగా మారతాయి ఆసక్తికరమైన విషయం గమనించండి 2 నిర్ణయ వేరియబుల్స్ ఉన్నాయి అని గుర్తుంచుకోండి కాబట్టి ప్రతి అసమానత పరిమితి ప్రాథమికంగా ఒక లైన్ కు ఒక హాఫ్ పేస్ సూచిస్తుంది మరియు అవి చురుకుగా మారినప్పుడు ఈ పరిమితులు ప్రతి ఒక్కటి సమాన పరిమితిగా మారుతాయి ఇప్పుడు మొత్తం 3 చురుకుగా ఉన్నప్పుడు మనకు 3 సమీకరణాలు 2 డైమన్షన్స్ లో ఉన్నాయి డెసిషన్ వేరియబుల్స్x1 మరియు x2 మాత్రమే ఉన్నాయి కాని నాకు ఆ 2 వేరియబుల్స్లో 3 సమీకరణాలు ఉన్నాయి మరియు మా లీనియర్ ఆల్జీబ్రా ఉపన్యాసాల నుండి మనకు తెలుసు మనకు చాలా సందర్భాలలో వేరియబుల్స్ కంటే ఎక్కువ సమీకరణాలు ఉన్నప్పుడు మనం 3 సమీకరణాలను సంతృప్తి పరిచే 2 వేరియబుల్స్ కి పరిష్కారం కనుగొనడం లేదు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ సమస్యను పరిష్కరించలేరు ఎందుకంటే నాకు తగినంత సమీకరణాలు ఉన్నప్పటికీ ఈ సమీకరణాల ఉపసమితి 3 సమీకరణాలు 2 వేరియబుల్స్లో ఉన్నాయి మరియు నేను సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయాను తదుపరి స్లైడ్లో ఇది రేఖాగణితం గా ఏమిటో మనం అర్థం చేసుకుంటాము మరికొన్ని కండిషన్ఇక్కడ చూద్దాం ఉదాహరణకు 5 వ వరుసను చూద్దాం మీరు 5 వ వరుసను పరిశీలిస్తే మొదటి పరిమితి చురుకుగా ఉందని రెండవ పరిమితి క్రియారహితంగా ఉందని మరియు మూడవ పరిమితి క్రియారహితంగా ఉందని మనం ఎంచుకున్నాము అంటే ప్రాథమికంగా మొదటి పరిమితి 0 కి సమానం రెండవ మరియు మూడవ పరిమితిలు 0 కి సమానంగా కానీ తక్కువ కాని ఉండాలి ఇది మనం పరిష్కార ప్రక్రియ ద్వారా వెళ్ళిన తర్వాత పరీక్షించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో నేను ఇంతకు ముందు వివరించిన విధంగానే మనం 5 సమీకరణాలు మరియు 5 వేరియబుల్స్ ను కనుగొనగలుగుతాము మరియు ఇక్కడ చూపబడిన x1 మరియు x2 ల కొరకు మనం పరిష్కరించగలము మరియు ఇక్కడ చూపబడిన μ కోసం మనం పరిష్కరించాము ఇప్పుడు మీరు ఈ పరిష్కారాన్ని పరిశీలిస్తే మీరు x1 మరియు x2 లకు ఒక పరిష్కారం కలిగి ఉన్నందున మరియు ప్రతిదీ సంతృప్తికరంగా ఉన్నట్లు మీరు చెబుతారు మరియు నాకు μ1 μ2 μ3 ఉన్న చోట μ1 4 36 మరియు μ2 మరియు μ3 0 గా ఉన్నాయి అయితే ఈ μ చూసినప్పుడు μs ఒకటి నెగిటివ్ ఉందని మీరు చూస్తారు ప్రాథమికంగా దీని అర్థం మనం అంతకుముందు రెండు స్లైడ్లలో చూపించిన పరిస్థితుల ఆధారంగా ఇది వాంఛనీయ బిందువు కాదని మీరు ఈ 2 విలువలను x1 పరిమితిలో ఉంచినప్పుడు అది 1 కంటే తక్కువ లేదా సమానం అయి ఉండాలి కానీ X 13 27 అవ్వడం వలన సంతృప్తి చెందలేదు మళ్ళీ ఏ పరిష్కారం అయినా స్వయంచాలకంగా క్రియాశీల పరిమితిని సంతృప్తిపరుస్తుంది ఉదాహరణకు 6 వ వరుస అనుకుందాం ఇక్కడ మనం మొదటి పరిమితి క్రియారహితంగా ఉందని రెండవ అడ్డంకి చురుకుగా ఉందని మరియు మూడవ అడ్డంకి క్రియారహితంగా ఉందని ఎంచుకున్నాము మళ్ళీ మనకు 5 సమీకరణాలు మరియు 5 వేరియబుల్స్ లభిస్తాయి మరియు ఇక్కడ పరిష్కారాన్ని పరిశీలిస్తాము ఇది x వ్యూ పాయింట్ నుండి మళ్ళీ బాగుంది మనం x1 మరియు x2 1 21 మరియు 1 51 లకు పరిష్కరించాము ఈ సందర్భంలో మునుపటి కేసులా కాకుండా μs కూడా మంచిగా కనిపించాయి ఎందుకంటే μs పాజిటివ్ గా ఉండాలి కాబట్టి నాకు 0 నుండి 0 450 ఉంది ఇది ఇలా కనిపిస్తుంది ఇది వాంఛనీయ బిందువుకు మంచిదే కానీ మీరు ఇవన్నీ సంతృప్తిపరిచిన తర్వాత మీరు ఇంకా వెనక్కి వెళ్లి ఈ పరిష్కార బిందువు ద్వారా క్రియారహితపరిమితులు సంతృప్తి చెందాయా లేదా ఇక్కడ క్రియారహిత పరిమితి x1 1 కి సమానంగా కానీ తక్కువ క కానీ ఉండాలి కానీ మీరు గమనించినట్లయితే 1 21 ఈ పరిమితిని తీర్చదు ఇది కూడా వాంఛనీయమైనది కాదు మీరు 4 వ వరుసను చూసినప్పుడు 1 వ పరిమితి క్రియారహితంగా ఉందని మరియు 2 3 చురుకుగా ఉన్నాయని మనం ముగించిన చోట నాకు x1 1 6 అనే పరిష్కారం లభిస్తుంది నేను అన్ని μ లను పాజిటివ్ గా ఉంచుతాను ఇది వాంఛనీయ బిందువు యొక్క షరతులలో ఒకటి మరియు తరువాత నేను ఈ పరిమితిని మాత్రమే ధృవీకరించాలి ఎందుకంటే ఇతర 2 క్రియాశీల పరిమితులు మరియు అవి మనకు పరిష్కరించడానికి సమీకరణాలను అందిస్తున్నాయి కాబట్టి అవి సరైనవి అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఈ 2 విలువలను మొదటి పరిమితిలో ఉంచినప్పుడు అది అసమానతను కూడా సంతృప్తిపరుస్తుందని మీరు తనిఖీ చేస్తారు కాబట్టి ఇది అన్ని పరిమితులు మరియు KKT కండిషన్లు సంతృప్తి చెందిన సందర్భం ఇది వాంఛనీయ బిందువు కాబట్టి వాంఛనీయ పరిష్కారం 1 6 ఈ సమస్య యొక్క జ్యామితితో మనం స్లైడ్ లో సూచించాము వాంఛనీయత ఎక్కడ ఉందో మరియు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రతి ఒక్క కేసులో చూద్దాం మీరు అన్ని పరిమితులు చురుకుగా తీసుకున్న కేసును మీరు తీసుకుంటే మనకు 2 వేరియబుల్స్ మరియు 3 సమీకరణాలు ఉన్నాయని చెప్పాము మరియు ఇది సాధారణంగా సంతృప్తికరంగా లేదు రేఖాగణితంగా దీని అర్థం ఏమిటంటే ఆ పాయింట్ 3 లైన్లపై ఒకేసారి ఉండాలని మనం కోరుకుంటున్నాము ఎందుకంటే మొత్తం 3 లైన్లు చురుకుగా ఉన్నాయని మనం భావించాము అంటే అవన్నీ 0 కి సమానంగా ఉండాలి కాబట్టి మొత్తం 3 లైన్లు సమీకరణాలు సంతృప్తి చెందే పాయింట్ను మీరు పొందలేరని కనుగొంటారు కాబట్టి నేను 2 ని సంతృప్తిపరచాలనుకుంటే నేను ఇక్కడ ఒక పాయింట్ పొందుతాను అయినప్పటికీ అది ఇతర పరిమితులను సంతృప్తిపరచదు అన్ని 3 లైన్లు కలవని కేసులో మనకు పరిష్కారం లభించదు అదేవిధంగా మీరు ఈ ప్రతి కేసును చూడవచ్చు వీటిలో ప్రతిదానిలో ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు మరియు 4 వ కేసులో మాత్రమే మీకు Kuhn Tucker కండిషన్ నుండి లభించిన పరిష్కారం మరియు వాస్తవమైన వాంఛనీయత సంతృప్తికరంగా ఉంటుందని మీరు గమనించవచ్చు ప్రతి ఇతర సందర్భంలో మీరు ఏదో ఒక సమస్య లేదా ఇతరత్రా చూస్తారు కాబట్టి మీరు వెనక్కి వెళితేకేసు 5 మరియు 6 ని చూశారు అప్పుడు కేసు 5 కి పరిష్కారం ఇది కేసు 6 కి పరిష్కారం ఇది మరియు ఈ రెండు మంచి పరిష్కారాలు కాదని మనం చెప్పాము ఎందుకంటే అవి x1 1 కి తక్కువ లేదా సమానం అనే షరతును ఉల్లంఘిస్తాయి ఎందుకంటే సాధ్యమయ్యే ప్రాంతం లైన్ x1 1 కి తక్కువ లేదా సమానం అనేది ఈ వైపు ఉంది అని ప్రాథమికంగా ఇక్కడ చూడవచ్చు కానీ ఈ పాయింట్ ఈ పరిమితిని ఉల్లంఘిస్తోంది మరియు ఇక్కడ ఈ పాయింట్ ఈ పరిమితిని ఉల్లంఘిస్తోందని మీరు మళ్ళీ చూస్తారు కాబట్టి మొత్తంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే అపరిమిత సందర్భంలో నేను ఈ ∇ of f is 0 ను కండిషన్ గా రాస్తాను మరియు నాకు తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉంటాయి అక్కడ n సమీకరణాలు మరియు n వేరియబుల్స్ ఉంటాయి సమానత్వ పరిమితులతో ఉన్న పరిమితి విషయంలో నేను అదే n సమీకరణాలను పొందుతాను కాని రూపం కొద్దిగా భిన్నంగా ఉంటుంది దానిని ఎలా రాస్తాముఅంటే ∇ f is σ λi ∇ of hi మరియు సమాన పరిమితులు ఉన్నందున మనం చాలా వేరియబుల్స్ను జతచేస్తాము కాబట్టి మీకు అదనపు సమీకరణాన్ని ఇచ్చే సమానత్వ పరిమితులు సంతృప్తి చెందాలి కాబట్టి మీకు తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉంటాయి అసమానత పరిమితి కేసులో మొదటి n సమీకరణాలు చాలా సారూప్య రూపం నుండి వస్తాయి ∇ f is σ λi ∇ of hi σ μi ∇ of gi మీకు n సమీకరణాలను ఇస్తుంది మరియు వాటిలో సమానత్వ పరిమితులకు అనుగుణంగా ఉండే ప్రతి λ కు మీకు చాలా సమీకరణాలు వస్తాయి అవి సమానతలను సంతృప్తి పరచాలి మీరు ఈ అసమానత పరిమితులను కలిగి ఉన్నప్పుడు మాత్రమే వచ్చే సమస్య ఇక్కడ మీకు ఒకటి లేదా మరొకటి 0 ఉండవచ్చని మీకు తెలుసు దానిని మనం పరిపూరకరమైన మందగింపు అని పిలుస్తాము కాబట్టి మనకు ఈ μ times g 0 గా ఉంటుంది కాబట్టి g కనుక క 0 అయితే మనం దానిని క్రియాశీల పరిమితి eగా పిలుస్తాము ఈ సందర్భంలో మనం దానికి అనుగుణంగా ఉన్న μ ను లెక్కించాలి మరియు వాంఛనీయ బిందువు లో μ 0 కి సమానం లేదా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ పరిమితులన్నింటినీ వ్రాస్తారా లేదా అసమానత పరిమితులు సమానమైన కన్నా తక్కువ లేదా అంతకంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ మరియు మీరు అసలు సమీకరణాన్ని ఇలా వ్రాస్తారా అనే దానిపై ఆధారపడి వ్రాసే రూపాన్ని బట్టి ∇ f ఈ మొత్తానికి సమానం కుడి చేతి వైపు లేదా ∇ f కుడివైపున ఉన్న sine of μsum కు సమానం అవుతుంది వివిధ పాఠ్యపుస్తకాలు మరియు వేర్వేరు పేపర్లలోని నివేదికలను బట్టి అవి పాజిటివ్ లేదా నెగిటివ్ అయి ఉండాలి కాబట్టి మీరు వాటిని చూసినప్పుడు కండిషన్ గురించి జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు ఈ రకమైన సమీకరణాలను వ్రాస్తే మీరు ఎక్కడ వ్రాస్తారు ∇ of a σ λ ∇ hi σ μ ∇ gi మరియు మీరు అన్నీ వ్రాస్తే అసమానత పరిమితులకు సమానమైన పరిమితులు అప్పుడు μ s పాజిటివ్ గా ఉండాలి మనం కనుక దానిని వాంఛనీయ బిందువుగా ఉండాలనుకుంటే అదే మనం ఇక్కడ చూసాము నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ పరిమితి లేని కేసు s v m వంటి యంత్ర అభ్యాస మెషిన్ లెర్నింగ్అల్గోరిథం లలో చాలా ముఖ్యమైన కేసు మరియు పరిమిత కేసులో నేను ఈ కోర్సులో దీనిని ఉపయోగించకపోవచ్చు ఏది ఏమయినప్పటికీ పరిపూర్ణత కొరకు మరియు ఇతర డేటా సైన్స్ అల్గోరిథంలను అర్థం చేసుకోవడానికి పునాదులు ఇవ్వడం కొరకు ఈ కోర్సు వెలుపల మీరు వెళ్లి అధ్యయనం చేయవచ్చు మీకు సమానత్వం మరియు అసమానత పరిమితులు ఉన్నప్పుడు నిర్బంధ ఆప్టిమైజేషన్ సమస్యలను ఎలా పరిష్కరించాలో ముఖ్య ఆలోచనలను కూడా నేను వివరించాను నేను మీకు కండిషన్లు చూపించినప్పుడు గుర్తుంచుకోండి నేను ఈ కండిషన్ యొక్క రుజువు లేదా ఉత్పన్నాన్ని అధికారిక పద్ధతిలో చూపించలేదు సమానత్వ పరిమితి కేసు లో పరిస్థితులు ఎందుకు ఉన్నాయో మీకు చెప్పడానికి నేను అంతర్ దృష్టికి విజ్ఞప్తి చేశాను అయితే ఇవన్నీ అధికారికంగా నిరూపించబడతాయి మరియు మీరు అధికారిక గణిత వాదనల ఆధారంగా ఈ పరిస్థితులను పొందవచ్చు కాబట్టి డేటా సైన్స్ కోసం ఆప్టిమైజేషన్ పై ఈ భాగాన్ని మనం ముగించాము ఇప్పుడు మనకు డేటా సైన్స్ సమస్యలను అర్థం చేసుకోవలసిన అన్ని సాధనాలు ఉన్నాయి నేను చేయబోయే తదుపరి ఉపన్యాసాలు నేను మీకు ఎదురయ్యే వివిధ రకాల డేటా సైన్స్ సమస్యలను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ డేటా సైన్స్ సమస్యల గురించి మనం ఎలా ఆలోచిస్తాము ఈ సమస్యల గురించి ఆలోచించడానికి కొంత అధికారిక మార్గం ఉందా మనం అంఅనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు మరియు తరువాత మనం ఫంక్షన్ ఉజ్జాయింపు సాధనంగా రిగ్రెషన్కు వెళ్తాము మరియు డేటా సైన్స్లో ఉపయోగించే వివిధ క్లస్టరింగ్ పద్ధతులను పరిశీలిస్తాము మరియు చివరికి principle component analysis అని పిలువబడే ఒక నిర్దిష్ట సాంకేతికతతో ముగుస్తుంది విశ్లేషణ ఇంజనీర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు నిజ జీవిత డేటా సైన్స్ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే దానికి మరింత సాధారణ ఉదాహరణతో ముగుస్తుంది మీరు ఈ ఉపన్యాసాలను కొనసాగిస్తారని మరియు డేటా సైన్స్ గురించి మరింత అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను